చివరి వీడియోలో మేము ప్రిమిటివ్ పాలినోమియల్ గురించి మాట్లాడాము మరియు గాస్ లెమ్మా అనే చాలా ముఖ్యమైన సిద్ధాంతాన్ని నిరూపించాము మరియు ఈ వీడియోలో మేము ఆ ఆలోచనల వలయాన్ని పూర్తి చేయబోతున్నాము మరియు ఇంటిజర్స్ పైన ఒక వేరియబుల్ పాలినోమియల్ రింగ్ ఒక UFD అని చూపించబోతున్నాము కాబట్టి నేటి వీడియోను ఇంతకు ముందు వీడియో చివరలో మేము నిరూపించిన ప్రతిపాదనను గుర్తుచేసుకోవడం ద్వారా ప్రారంభిస్తాను పాసిటివ్ డిగ్రీని కలిగి ఉన్న ఏదైనా ఒక రేషనల్ పాలినోమియల్ ను రేషనల్ నంబర్ మరియు ప్రిమిటివ్ పాలినోమియల్ యొక్క లబ్దం గా ఏకైకంయునీక్గా వ్రాయవచ్చని మేము చూపించాము c అనేది రేషనల్ నంబర్ f0 అనేది ప్రిమిటివ్ ఇంటిజర్ పాలినోమియల్ నిర్వచనం ప్రకారం ప్రిమిటివ్ అనేది ఒక ఇంటిజర్ పాలినోమియల్ మరియు ఈ వ్యక్తీకరణ కూడా ఏకైకం మరియు c ని f యొక్క కంటెంట్ అని పిలుస్తాము అని గుర్తుంచుకోండి కాబట్టి ఇది మనకు ఒక ముఖ్యమైన ప్రతిపాదన ఈ రోజు మనం ఈ క్రింది ప్రతిపాదనతో ప్రారంభించబోతున్నాము ఇది పాలినోమియల్ రింగ్ ZX ఒక UFD అని నిరూపించడానికి మేము ఉపయోగించబోయే ముఖ్య ప్రతిపాదన ప్రతిపాదన ఈ క్రింది వాటిని చెబుతుంది f మరియు g అనేవి ఇంటిజర్స్ పై రెండు పాలినోమియల్ లు fg ZX లో ఉంటాయని మరియు f ప్రిమిటివ్ అని అనుకుందాం అప్పుడు ఒకవేళ QX లో f g ను భాగిస్తే అప్పుడు ZX లో f g ను భాగిస్తుంది ఇది మనకు ముఖ్యమైన ప్రతిపాదన QX లో ఒక ప్రిమిటివ్ పాలినోమియల్ ఒక ఇంటిజర్ పాలినోమియల్ ను భాగిస్తే అది వాస్తవానికి ZX ను భాగిస్తుంది మేము నిరూపణనును ప్రారంభించే ముందు ఒక నిర్దిష్ట రింగ్లో విభజన జరగడం అంటే ఏమిటో త్వరగా గుర్తుకు తెచ్చుకుందాము QX లో f g ను భాగిస్తుంది అంటే నిర్వచనం ప్రకారం fh g అయ్యేలా QX లో h అనే ఒక రేషనల్ పాలినోమియల్ ఉంది ఒక రింగ్ R లో ఒక మూలకం మరొక మూలకాన్ని భాగిస్తే అంటే ఆ రింగ్ లో మొదటి మూలకం మరియు మూడవ మూలకం యొక్క లబ్దం రెండవ మూలకం అయ్యేలా R లో మూడవ మూలకం ఉంటుంది ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే fh అనేది QX లో ఉంటుంది ఇప్పుడు ఆ విషయం యొక్క అర్ధం ఏమిటి f g ను ZX లో భాగిస్తుంది అంటే నిర్వచనం ప్రకారం దీని అర్థం fh g అయ్యేలా h అనే ఒక భిన్నమైన పాలినోమియల్ ZX లో ఉంటుంది కాబట్టి QX మరియు ZX లలో భాగించడం మధ్య కీలకమైన వ్యత్యాసం ఏమిటంటే h QX లో మాత్రమే ఉంటుంది ఈ సందర్భంలో మనం QX లో f g ని భాగిస్తుంది అని మాత్రమే చెప్తాము కానీ అది ZX లోకూడా ఉంటే ZX లో f g ను భాగిస్తుంది అని అంటాము ఇది చాలా సులభమైన నిరూపణ మనం గుర్తుంచుకోవలసిన ప్రధాన విషయం ఏంటంటే QX లో విభజన మరియు Z X లో విభజన మధ్య ఉన్న వ్యత్యాసం ఇది ఒక హైపోథిసిస్ అని మనకు తెలుసు QX లో f g ను భాగిస్తుందని మనకు ఇవ్వబడింది fh g అయ్యేలా h అనే ఒక రేషనల్ పాలినోమియల్ ఉందని మనకు తెలుసు ఇప్పుడు మునుపటి ప్రతిపాదనను ఉపయోగించి మేము h ను c మరియు h 0 ల లబ్దం గా వ్రాస్తాము ఇక్కడ c Q లో ఉంటుంది ఇది h యొక్క కంటెంట్ మరియు h 0ప్రిమిటివ్ ఇది ఇంతకు ముందు వీడియో చివరిలో మేము నిరూపించిన కీలకమైన ప్రతిపాదన అని గుర్తుంచుకోండి ప్రతి రేషనల్ పాలినోమియల్ ని ఒక రేషనల్ నంబర్ మరియు ప్రిమిటివ్ పాలినోమియల్ యొక్క లబ్దంగా వ్రాయవచ్చు మరియు ఇది ఒక ఏకైకమైన వ్యక్తీకరణ ఇప్పుడు fh g అని మనకు తెలుసు దీనిని c f h 0 లాగా వ్రాయవచ్చు ఇప్పుడు నేను మీ కోసం గాస్ లెమ్మాను గుర్తుకు తెస్తాను గాస్ లెమ్మ అంటే ఏమిటి ఇంతకుముందు వీడియో లో ఇది కీలకమైన సిద్ధాంతం అని గుర్తుంచుకోండి f మరియు h 0 ప్రిమిటివ్అయితే fh 0 అనేది ప్రిమిటివ్ అవుతుంది గాస్ లెమ్మా ఏం చెప్తుంది అంటే ప్రిమిటివ్ పాలినోమియల్ ల లబ్దం ప్రిమిటివ్ అవుతుంది మరో మాటలో చెప్పాలంటే నిర్మాణరిత్యా h 0ప్రిమిటివ్ కాబట్టి ఇది ప్రిమిటివ్ అవుతుంది f ఒక హైపోథిసిస్ ద్వారా ప్రిమిటివ్ కాబట్టి g cfh 0 మరియు g ని రేషనల్ నంబర్ మరియు ప్రిమిటివ్ పోలినోమియల్ ల లబ్దం గా వ్రాయవచ్చు ఇది g యొక్క ఏకైక వ్యక్తీకరణ అంటే c అనేది f యొక్క కంటెంట్ g యొక్క కంటెంట్ c అనేది g యొక్క కంటెంట్ మరియు g వాస్తవానికి ZX లో ఉందని గమనించండి కీలకమైన విషయం ఏంటంటే f మరియు g రెండూ ఇంటిజర్ పాలినోమియల్ లు అని గుర్తుంచుకోండి g అనేది ZX లో ఉంది అంటే c అనేది కంటెంట్ ఇది ఒక ఇంటిజర్ అయి ఉండాలి ఇది మేము ఇంతకు ముందు ప్రతిపాదనలో నిరూపించిన విషయం మనము ప్రతి రేషనల్ పాలినోమియల్ ని సాధారణంగా ఒక కంటెంట్ అనగా ఒక రేషనల్ నంబర్ మరియు ప్రిమిటివ్ పాలినోమియల్ ల లబ్దంగా వ్రాయవచ్చు కానీ మనం ఒక రేషనల్ పాలినోమియల్ తో ప్రారంభించాము వాస్తవానికి మనం ఇంటిజర్ పోలినోమియల్ తో ప్రారంభించాము అప్పుడు కంటెంట్ వాస్తవానికి ఇంటిజర్ అవుతుంది ఇప్పుడు c Z లో ఉంది మరియు h అనేది c h 0 అని గుర్తుంచుకోండి h 0 అనేది ఇంటిజర్ పాలినోమియల్ ఎందుకంటే h 0ప్రిమిటివ్ మనం ఇప్పుడే c ని ఇంటిజర్ అని నిర్ధారించాము కాబట్టి h కూడా ZX లో ఉంది అందువల్ల ZX లో f అనేది g ను భాగిస్తుంది ఇది చాలా సులభమైన రుజువు మరియు ఇది QX లోని విభజన ZX లో విభజనను సూచిస్తుందని చూపిస్తుంది అయితే గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన రెండు విషయాలు ప్రశ్నలోని రెండు పాలినోమీయల్స్ ఇంటిజర్ పాలినోమియల్ లు మరియు మొదటి పాలినోమియల్ ప్రిమిటివ్ ఇది QX లోని విభజన ZX లో విభజనను సూచిస్తుంది అనే సందర్భంలో చాలా ముఖ్యమైన విషయం నేను ఇప్పుడు ZX ఒక UFD అని నిరూపించటానికి ముందు ఒక చక్కని వాస్తవాన్ని నిరూపించబోతున్నాను నేను దీనిని వేరే ప్రతిపాదన అని పిలవబోతున్నాను ఇది ఏం చెప్తుందంటే f ను ఇర్రెడ్యూసిబుల్ పాలినోమియల్ అని అనుకుందాం f ను ZX లో పాసిటీవ్ లీడింగ్ కోయెఫిషియంట్ కలిగిన ఇర్రెడ్యూసిబుల్ పాలినోమియల్ అని అనుకుందాం నేను ZX లో ఒక ఇర్రెడ్యూసిబుల్ పాలినోమియల్ ను తీసుకోబోతున్నాను ZX లో ఇర్రెడ్యూసిబుల్ అంటే ఏమిటి మీరు f ను రెండు పాలినోమియల్ ల లబ్దం గా వ్రాసినప్పుడు వాటిలో ఒకటి తప్పనిసరిగా యూనిట్గా ఉండాలి ఎందుకంటే ఇర్రెడ్యూసిబుల్ అంటే దానికి సరైన ఫ్యాక్టరైజేషన్ లేదు అని అర్థం దీనికి పాసిటీవ్ లీడింగ్ కోయెఫిషియంట్ ఉందని కూడా అనుకుందాం అప్పుడు ఈ క్రింది వాటిలో ఒకటి నిజమవుతుంది ఒకటి f యొక్క డిగ్రీ 0 వాస్తవానికి Z లో ఉన్న f ఒక ప్రైమ్ ఇంటిజర్ అయినప్పుడు ఇది సాధ్యమవుతుంది కాబట్టి ఒక అవకాశం ఏంటంటే అది కాన్స్టెంట్ పాలినోమియల్ ఈ సందర్భంలో అది ఒక ప్రధాన సంఖ్య అయి ఉండాలి రెండవ సంభావ్యత ఏంటంటే అది స్థిరాంకం కాదు ఇంకోలా చెప్పాలంటే దాని డిగ్రీ పాసిటివ్గా ఉంటుంది అప్పుడు f వాస్తవానికి ఒక ప్రీమిటివ్ పాలినోమియల్ మరియు మరీ ముఖ్యంగా f QX లో ఇర్రెడ్యూసిబుల్ కాబట్టి హైపోథిసిస్ ప్రకారం f ZX లో ఇర్రెడ్యూసిబుల్ కానీ ఇది వాస్తవానికి QX లో కూడా ఇర్రెడ్యూసిబుల్ దీన్ని త్వరగా నిరూపించుదాం ఇప్పటివరకు మనం చేసిన వాటి లాగే ఇది కూడా కష్టం కాదు మొదట మనం ఇలా అనుకుందాం f ను cf0 గా వ్రాయండి ఇక్కడ c అనేది f యొక్క కంటెంట్ మరియు f0ప్రిమిటివ్ ప్రతి రేషనల్ పాలినోమియల్ని రేషనల్ నంబర్ మరియు ప్రీమిటివ్ పాలినోమియల్ ల యొక్క లబ్దం గా వ్రాయవచ్చని గుర్తుంచుకోండి ప్రత్యేకించి మనం ప్రతి ఇంటిజర్ పాలినోమియల్ని ఇంటిజర్ మరియు ప్రీమిటివ్ పాలినోమియల్ ల యొక్క లబ్దం గా వ్రాయవచ్చు c ఇక్కడ Z లో ఉంది ఎందుకంటే f అనేది ఒక ఇంటిజర్ పాలినోమియల్ కాబట్టి ఇప్పుడు f యొక్క డిగ్రీ 0 అయితే c కాన్స్టెంట్ కాబట్టి f యొక్క డిగ్రీ f0 యొక్క డిగ్రీ కి సమానం అని గుర్తుంచుకోండి కాబట్టి కాన్స్టెంట్ తో గుణించడం ద్వారా మేము డిగ్రీని మార్చము c అనేది వాస్తవానికి సున్నా కాని సంఖ్య కాబట్టి f యొక్క డిగ్రీ 0 అంటే f0 తప్పనిసరిగా 1 అవ్వాలి ఎందుకంటే f0 a కాబట్టి మరో మాటలో చెప్పాలంటే f0 లేదు కాబట్టి మీరు దానిని యూనిట్ మరియు ప్రీమిటివ్ పాలినోమియల్ ల కారకాలు గా వ్రాస్తే f0 ఉండదు అంటే f నిజానికి c కాబట్టి f అనేది c మరియు ఒక ఇర్రెడ్యూసిబుల్ ఇంటిజర్ ఎప్పుడు ఇర్రెడ్యూసిబుల్ పాలినోమియల్ అవుతుంది దీని అర్థం ఇది f ఒక ప్రైమ్ ఇంటిజర్ అని సూచిస్తుంది ఎందుకంటే ఉదాహరణకు ఇంటిజర్స్ యొక్క రింగ్ ఒక PID అనే వాస్తవాన్ని మనం ఉపయోగించవచ్చు కాబట్టి ఒక మూలకం ఇర్రెడ్యూసిబుల్ అయితే ప్రైమ్ అవుతుంది మరియు ఒక మూలకం ప్రైమ్ అయితే ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది కాబట్టి f అనేది 0 డిగ్రీ కలిగిన ఇర్రెడ్యూసిబుల్ పాలినోమియల్ అంటే ఇది ఒక ఇర్రెడ్యూసిబుల్ ఇంటిజర్ ఒక ఇర్రెడ్యూసిబుల్ ఇంటిజర్ ప్రైమ్ అవుతుంది ఎందుకంటే ఇంటిజర్స్ యొక్క రింగ్లో ఇర్రెడ్యూసిబుల్ అనేది దానంతట అదే ప్రైమ్ అవుతుంది ఇప్పుడు మనం రెండవ సందర్భాన్ని పరిశీలిస్తాము f యొక్క డిగ్రీ పాసిటివ్ గా ఉంది కానీ అంటే ఈ సందర్భంలో c తప్పక 1 గా ఉండాలి ఎందుకంటే c 1 కాకపోతే c ఇంటిజర్ మరియు f ఇర్రెడ్యూసిబుల్ అని గుర్తుంచుకోండి కాబట్టి c 1 లేదా f0 1 గా ఉంటుంది కాబట్టి f ఇర్రెడ్యూసిబుల్ మరియు f cf0 కనుక c 1 లేదా f0 1 అని నేను వ్రాయాలి సాంకేతికంగా f0 1 గా ఉండకూడదు ఎందుకంటే f0 అనేది ప్రీమిటివ్ పాలినోమియల్ నేను చెప్పేది ఏమిటంటే మీరు దానిని ఫ్యాక్టర్ చేయలేరు మరియు అది స్వయంగా ఒక ఇంటిజర్ డిగ్రీ పాసిటివ్ అయితే f0 ఒక యూనిట్ కాదు ఎందుకంటే f0 పాసిటివ్ డిగ్రీ పాలినోమియల్ మీకు మరో మాటలో చెప్పాలంటే c తప్పనిసరిగా 1 గా ఉండాలి ఎందుకంటే f యొక్క లీడింగ్ కోయెఫిషియంట్ పాసిటివ్ గా ఉందని గుర్తుంచుకోండి కాబట్టి f యొక్క ఏదైనా ఇర్రెడ్యూసిబుల్ కారకం ఒక యూనిట్ ని కలిగి ఉండాలి కాబట్టి c 1 లేదా f0 1 1 కూడా యూనిట్ కానీ 1 ఇక్కడ కనిపించదు ఎందుకంటే లీడింగ్ కోయెఫిషియంట్ పాసిటివ్ కాబట్టి ఈ సందర్భంలో c 1 కాబట్టి f f0 f దానంతట అదే ప్రిమిటివ్ f అనేది ప్రిమిటివ్ ఎందుకంటే ఈ కారకంలో f0 ప్రిమిటివ్ మరియు f f0 కాబట్టి ఇది ప్రిమిటివ్ మనం నిరూపించాల్సినది ఏమిటి ఇప్పుడు మనం f అనేది ఒక ప్రీమిటివ్ పాలినోమియల్ అని చూపించాము QX లో f ఇర్రెడ్యూసిబుల్ అని మనం ఇప్పుడు చూపించాల్సిన అవసరం ఉంది అదే మనం ఇప్పుడు చూపిస్తాము QX లో ఇది ఇర్రెడ్యూసిబుల్ కాదు అని అనుకుందాం దాని అర్థం ఏమిటి QX లో f ఇర్రెడ్యూసిబుల్ అని చూపించడమే మన తదుపరి కార్యక్రమం QX లో f ఇర్రెడ్యూసిబుల్ కాదు అని అనుకుందాం f ఇర్రెడ్యూసిబుల్ కాదు అంటే అర్థం ఏమిటి ఇది ఇర్రెడ్యూసిబుల్ కాకపోతే అప్పుడు QX లో h అనే ఒక రేషనల్ పాలినోమీయల్ ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను QX లో h అనే ఒక పాసిటివ్ డిగ్రీ కలిగిన పాలినోమీయల్ ఉంటుంది మరియు ఇది QX లో f ను భాగిస్తుంది QX లో ఒక పాలినోమీయల్ ఇర్రెడ్యూసిబుల్ కాకపోతే అంటే పాసిటివ్ డిగ్రీ పాలినోమీయల్ దానిని భాగిస్తుంది కాబట్టి మనము దానిని ఫ్యాక్టర్ చేయవచ్చు ఇతర ఫ్యాక్టర్లు యూనిట్లు కానందున నేను ఒక ఫ్యాక్టర్ని తీసుకుంటున్నాను డిగ్రీ పాసిటివ్ గా ఉంది మరియు ఇది QX లో f ను భాగిస్తుంది ఎందుకంటే QX లో ఇర్రెడ్యూసిబుల్ విఫలమవుతోంది h QX లో f ను భాగిస్తుంది ఇప్పుడు మనం చేయగలిగేది ఏంటి అంటే ముఖ్యంగా QX లో ఏదైనా ఒక g కి hg f అవుతుంది ఇది విభజన యొక్క అర్థం దీనిని నేను ఈ వీడియో ప్రారంభంలో గుర్తు చేశాను h f ని భాగిస్తుంది అంటే దాని అర్థం QX లో hg f అయ్యేలా ఏదైనా ఒక g వ్యవస్థితం అవుతుంది కానీ ఇప్పుడు మళ్ళీ మన కీలకమైన ప్రతిపాదనను ఉపయోగిస్తాము ప్రతి రేషనల్ పాలినోమీయల్ ను దాని కంటెంట్ మరియు ప్రిమిటివ్ పాలినోమీయల్ ల లబ్దం గా వ్రాయవచ్చు ఇది c మరియు h0 g ల లబ్దం f కు సమానమని సూచిస్తుంది నేను h ని ch0 తో భర్తీ చేస్తున్నాను ch0g f ఇది QX లో h0 f ను భాగిస్తుందని సూచిస్తుంది అని నేను ఇప్పుడు చెప్పగలను ఎందుకంటే gc మనకు ఒక రేషనల్ పాలినోమీయల్ మాత్రమే g అనేది రేషనల్ పాలినోమీయల్ కాబట్టి QX లో h0మరియు cg ల లబ్దం f కాబట్టి h0 Q X లో f ను భాగిస్తుంది కాని మునుపటి ప్రతిపాదనలో మనం ఏమి నిరూపించాము QX లో ఒక ప్రిమిటివ్ పాలినోమీయల్ మరొక ఇంటిజర్ పాలినోమీయల్ ని భాగిస్తే అప్పుడు అది ఆ పోలినోమీయల్ ని ZX లో కూడా భాగిస్తుంది నిర్మాణరిత్యా h0 ప్రిమిటివ్ కాబట్టి h0 ZX లో f ను భాగిస్తుంది QX లో ఒక ప్రిమిటివ్ పాలినోమీయల్ మరొక ఇంటిజర్ పాలినోమీయల్ ని భాగిస్తే ఆ ప్రిమిటివ్ పోలినోమీయల్ ZX లో ఒక పోలినోమీయల్ని భాగిస్తుంది కాబట్టి ZX లో h0f ని భాగిస్తుంది కానీ ఇది ZX లో f యొక్క ఇర్రెడ్యూసిబులిటి ని ఉల్లంఘిస్తుందని గుర్తుంచుకోండి హైపోథిసిస్ఏమిటో గుర్తుతెచ్చుకుందాం f అనేది ZX లో ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది కానీ ఇక్కడ మనం చేసినదంతా పాజిటివ్ డిగ్రీ కలిగిన పాలినోమీయల్ని తీసుకువచ్చాము మనము దీనిని ఇలా వ్యక్తపరిస్తే h యొక్క డిగ్రీ h0యొక్క డిగ్రీ కి సమానం అవుతుంది h ఒక పాసిటివ్ డిగ్రీ పాలినోమీయల్ h0 ఇంకా చెప్పాలంటే పాసిటివ్ డిగ్రీ కలిగిన ఇంటిజర్ పాలినోమీయల్ ఇది ZX లో f యొక్క ఫ్యాక్టర్ అంటే f ఇర్రెడ్యూసిబుల్ కాదు ఈ వైరుధ్యం వాస్తవానికి f అనేది QX లో ఇర్రెడ్యూసిబుల్ అని చెప్తుంది మీరు వాటిని మొదటిసారి చూసినప్పుడు ఈ విషయాలన్నీ కొంచెం గందరగోళంగా ఉంటాయి అనుకుంటున్నాను కాబట్టి మీరు ఫలితాలను జాగ్రత్తగా పరిశీలించాలి అవసరమైతే దయచేసి ఈ వీడియోను మళ్ళీ చూడండి తద్వారా మీ సందేహాలకు ఒక స్పష్టత వస్తుంది మేము ఏమి చూపించాము మీరు ఒక పాసిటివ్ లీడింగ్ కొయెఫిషియంట్ కలిగిన ఒక ఇర్రెడ్యూసిబుల్ ఇంటిజర్ పాలినోమీయల్ని తీసుకుంటే అప్పుడు దాని డిగ్రీ 0 గా ఉంటుంది మరో మాటలో చెప్పాలంటే అది కాన్స్టెంట్ గా ఉంటుంది ఈ సందర్భంలో అది ఒక ప్రైమ్ ఇంటిజర్ అయి ఉండాలి లేకపోతే ఇది పాజిటివ్ డిగ్రీ పాలినోమీయల్ అవుతుంది అప్పుడు ఇది వాస్తవానికి QX లో ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది ఇది ప్రిమిటివ్ మరియు ఇది Q X లో ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది ఇప్పుడు చివరగా ZX ఒక PID అని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము క్షమించండి ZX ఒక UFD కాబట్టి నేను దీనిని నిరూపించబోతున్నాను మరియు ఈ వీడియో చివరిలో నేను వాదనల యొక్క మొత్తం క్రమాన్ని మళ్ళీ చెప్తాను చివరగా మన ప్రధాన సిద్ధాంతం ఏంటంటే ZX ఒక UFD ఈ మొత్తం వివరణ యొక్క లక్ష్యం ఇదే రుజువు ఏమిటంటే హిల్బర్ట్ బేసిస్ సిద్ధాంతం ద్వారా ZX నోథేరియన్ అని మనకు ముందే తెలుసు ఎందుకంటే Z నోథేరియన్ కాబట్టి కాబట్టి ఫ్యాక్టర్ అంతమవుతుంది ఒక ఇంటిగ్రాల్ డొమైన్ లో ప్రిన్సిపల్ ఐడియల్ పై ఆరోహణ క్రమ స్థితి స్థిరీకరించినట్లయితే ఫ్యాక్టర్ అంతమవుతుంది అని గుర్తుంచుకోండి వాస్తవానికి ZX లో ఒక స్థితి యొక్క ఆరోహణ క్రమము ప్రతి ఐడియల్ యొక్క క్రమము ను కలిగి ఉంటుంది ఇది బలమైన షరతు కాబట్టి కారకం అంతం అవుతుంది ZX ఒక UFD అని చూపించడానికి ZX లోని ప్రతి ఇర్రెడ్యూసిబుల్ మూలకం ప్రైమ్ అని చూపిస్తే సరిపోతుంది మునుపటి వీడియోలో మేము చేసిన పని కూడా ఇదే ఒక ఇంటిగ్రల్ డొమైన్లో కారకం అంతమైనట్లైతే ప్రతి ఇర్రెడ్యూసిబుల్ మూలకం ప్రైమ్ అయినప్పుడు మాత్రమే ఆ ఇంటిగ్రల్ డొమైన్ UFD అవుతుంది మేము చూపించబోయేది అదే కాబట్టి ZX యొక్క ప్రతి ఇర్రెడ్యూసిబుల్ మూలకం ప్రైమ్ అని మేము చూపించబోతున్నాము దీన్ని చేయడానికి మనం ఒక ఇర్రెడ్యూసిబుల్ మూలకాన్ని తీసుకుందాం మునుపటి ప్రతిపాదన ఎక్కడ ఉపయోగపడుతుందో మీరు చూస్తారు f ను ఇర్రెడ్యూసిబుల్ మూలకం అనుకుందాం మనకు రెండు సందర్భాలు ఉన్నాయి మునుపటి ప్రతిపాదన ద్వారా f వాస్తవానికి కాన్స్టాంట్ మరో మాటలో చెప్పాలంటే దీని డిగ్రీ 0 మరో మాటలో ఇది Z లో ఉంటుంది మరియు f ఒక ప్రైమ్ ఇంటిజర్ f ని సాధారణంగా వ్రాసే ప్రైమ్ ఇంటిజర్ గా వ్రాయలేము కాబట్టి దీనిని p అని పిలుద్దాం అంటే f p కాబట్టి ఇది మొదటి సందర్భం ఇది వాస్తవానికి 0 డిగ్రీ కలిగిన పాలినోమియల్ ఈ సందర్భంలో ఇది ఒక ప్రైమ్ ఇంటిజర్ మనం ఇలా అనుకుందాం ఇది ఇక్కడ చాలా సులభం కానీ పరిపూర్ణత కోసం మళ్ళీ నిరూపణ అంతా చూద్దాము ప్రైమ్ అంటే అర్థం ఏమిటి వాస్తవానికి నేను దీనిని సందర్భం 1 అని పిలవాలి మనం ఏమి చూపించడానికి ప్రయత్నిస్తున్నాము f ఇర్రెడ్యూసిబుల్ f ను ప్రైమ్ అని చూపించడం మన లక్ష్యం మీరు f ప్రైమ్ అని చూపించాలనుకుంటున్నారు ప్రైమ్ అంటే అర్థం ఏమిటి ప్రైమ్ అంటే f అనేది ZX లోని రెండు మూలకాల లబ్దము ను భాగిస్తే వాటిలో ఒకదాన్ని f భాగిస్తుంది f g మరియు h యొక్క లబ్దాన్ని భాగిస్తుంది అనుకుందాం ఇక్కడ g మరియు h లు ZX లో ఉన్నాయనుకుందాం f g ని అయినా భాగిస్తుంది లేదా h ని అయినా భాగిస్తుంది అని నిర్ధారించాలి అని అనుకుంటున్నాము ఇప్పుడు మనము ప్రతి పాలినోమీయల్ ని కంటెంట్ మరియు ప్రిమిటివ్ పాలినోమీయల్ ల లబ్దంగా వ్రాయవచ్చుఅని మనకు ఉన్న పెద్ద సాధనాన్ని ఉపయోగిస్తాము ఇక్కడ g cg0h dh0 అని మేము చెప్తాము కాబట్టి మేము g cg0h మరియు g dh0 అని వ్రాస్తాము కాబట్టి ఇప్పుడు f gh ను భాగిస్తుంది అంటే f cdg0h0ను భాగిస్తుంది ఎందుకంటే gh అంటే అదే కాబట్టి gh కాబట్టి f దానిని భాగిస్తుంది కాని g0h 0 ప్రిమిటివ్ అని గుర్తుంచుకోండి ఇది g0h 0ప్రిమిటివ్ అని సూచిస్తుంది ఎందుకంటే గాస్ లెమ్మా ప్రకారంప్రిమిటివ్ ల లబ్దం ప్రిమిటివ్ అవుతుంది ఇది గాస్ లెమ్మా దాని అర్థం ఏమిటి ప్రిమిటివ్ పాలినోమియల్ అంటే ఏమిటి దీని అర్థం g0h 0 యొక్క కొయెఫిషియంట్స్ కామన్ ఫ్యాక్టర్లను కలిగి ఉండవు నేను f p గా పిలుస్తాను కాబట్టి నేను దానికి కట్టుబడి ఉంటాను నిజానికి నేను p అని వ్రాస్తాను కాబట్టి p అనేది g h ను భాగిస్తుంది p అనేది cdg0h0 ను భాగిస్తుంది కాని g0h0 ప్రిమిటివ్ అంటే g0h0 యొక్క అన్ని కొయెఫిషియంట్స్ కు కామన్ gcd లేదు gcd 1 అంటే కొయెఫిషియంట్స్లో ఒక కొయెఫిషియంట్ ఉంది a అనేది g0h0 యొక్క కొయెఫిషియంట్ మరియు దానిని p భాగించదు ఇది సరిగ్గా చెప్పబడలేదు కానీ సరిగ్గా వ్రాయబడింది నేను నిజంగా చెప్పేది ఏమిటంటే ఏ ప్రైమ్ నంబర్ కూడా g0h0 యొక్క అన్ని కొయెఫిషియంట్ లను భాగించదు ఎందుకంటే g0h0 ప్రిమిటివ్ g0h0 కు a అనే ఒక కొయెఫిషియంట్ ఉంది అనుకుందాం నేను చెప్పేది ఏంటంటే g0h0 కు a అనే కొయెఫిషియంట్ ఉంది అనుకుందాం మరియు దీనిని p భాగించదు అనుకుందాం g0h0ను ఒక పోలినోమియల్ గా తీసుకుంటే Xn ఏదో ఒక మూలకము మరియు Xn 1 యొక్క లబ్దము మరియు ఇంకా కొన్ని పదాలు ఉన్నాయనుకుందాం g0h0యొక్క అన్ని కొయెఫిషియంట్ లను p భాగిస్తే g0h0 ప్రిమిటివ్ కాదు కాబట్టి కొయెఫిషియంట్ లలో ఒకటి p ద్వారా భాగించబడదు దానిని a అని పిలవండి కాని p అనేది cdg0h0 ను భాగిస్తుంది cdg0h0 యొక్క కొయెఫిషియంట్ ఒకటి acd అవుతుంది అని గుర్తుంచుకోండి కాబట్టి p అనేది acd ను భాగిస్తుంది నేను నిజంగా ఏమి చెప్తున్నాను అంటే g0h0 anXnan 1 Xn 1 a1X a0 ఇది దీనికి వివరణ మాత్రమే ఈ కొయెఫిషియంట్లలో ఒకటి p ద్వారా భాగించబడదు సరళత కోసం p అనేది an 1 ను భాగించదని చెప్తాము అప్పుడు cdg0h0 అంటే ఏమిటి ఇది ancd cd లు ఇంటిజర్స్ అని గుర్తుంచుకోండి ఎందుకంటే మనం ఇంటిజర్ పాలినోమియల్ లతో వ్యవహరిస్తున్నాము కాబట్టి కంటెంట్లు రెండూ ఇంటిజర్స్ ancd Xn an 1cd Xn 1 మరియు మొదలైనవి కాబట్టి ఇది ఇప్పుడు p ద్వారా భాగించబడుతుంది ఎందుకంటే p అనేది gh అనే పాలినోమియల్ ను భాగిస్తుంది వాస్తవానికి ఇది cdg0h0 cdg0h0 యొక్క గుణకాలు an 1cd కాబట్టి p అనేది acd ను భాగిస్తుంది అంటే p అనేది ఒక ప్రధాన సంఖ్య అది a ని భాగించదు కాబట్టి p c d ను భాగిస్తుంది అంటే p ప్రైమ్ నంబర్ కాబట్టి p అనేది c లేదా p అనేది d ని భాగిస్తుంది కానీ దీనర్థం p అనేది cg0 ను భాగిస్తుంది లేదా p అనేది c లేదా dh0 ను భాగిస్తుంది అంటే p అనేది g ను భాగిస్తుంది లేదా p అనేది h ను భాగిస్తుంది ఇది చాలా సరళమైన వాస్తవం కోసం సుదీర్ఘ వాదన నేను చెప్పేది ఏంటంటే ZX లో ఒక ప్రైమ్ ఇంటిజర్ ప్రైమ్ ఎలిమెంట్ అవుతుంది అంటే ఒక ప్రైమ్ ఇంటిజర్ ప్రైమ్ ఎలిమెంట్ అవుతుంది ఎందుకంటే మేము రెండు పాలినోమీయల్ లను తీసుకున్నాము వీటి లబ్దము p ద్వారా భాగించబడితే అప్పుడు మనం p వాటిలో ఒకదాన్ని భాగించాలని నిర్ధారించాము ఇది గందరగోళంగా ఉంటే దయచేసి ఈ రుజువును మళ్ళీ చూడండి మరియు ఇది మీకు స్పష్టంగా ఉండాలి ఎందుకంటే ఇది అంత కష్టం కాదు ఇప్పుడు రెండవ సందర్భం తీసుకుందాం f యొక్క డిగ్రీ పాసిటివ్ అని అనుకుందాం నేను మళ్ళీ ZX లోని ప్రతి ఇర్రెడ్యూసిబుల్ మూలకం ప్రైమ్ అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి మునుపటి ప్రతిపాదన ద్వారా నేను ఇర్రెడ్యూసిబుల్ మూలకాన్ని తీసుకున్నాను ఇది రెండు సందర్భాలలో ఒక దాని కిందికి వస్తుంది ఇది 1 వ సందర్భం అయితే అది డిగ్రీ 0 ఉంటుంది ఈ సందర్భంలో ఇది ప్రైమ్ ఇంటిజర్ 2 వ సందర్భం లో ఇది మునుపటి ప్రతిపాదన ద్వారా f ప్రిమిటివ్ మరియు దీని డిగ్రీ పాసిటివ్ కాబట్టి f ప్రిమిటివ్ మరియు f అనేది QX లో ఇర్రెడ్యూసిబుల్ ఈ రెండు వాస్తవాలు మనకు తెలుసు కాబట్టి ZX లో ఏదైనా పాజిటివ్ డిగ్రీ ఇర్రెడ్యూసిబుల్ పాలినోమియల్ ప్రిమిటివ్ అవుతుంది మరియు ఇది QX లో కూడా ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది ఇది మునుపటి ప్రతిపాదన ద్వారా మనకు తెలుసు ఈ ఒక్క వాదన మాత్రమే మనం తెలుసుకోవాల్సిన విషయం మీరు చూడబోయే మిగతా విషయాలు మునుపటి ప్రతిపాదన ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు ఏ పాసిటివ్ డిగ్రీ ఇర్రెడ్యూసిబుల్ ఇంటిజర్ పోలినోమియల్ అయినా తప్పనిసరిగా ప్రిమిటివ్ అవ్వాలి మరియు ఇది QX లో ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది 1 వ సందర్భం లో మాదిరిగా f అనేది g h ను భాగిస్తుందని అనుకుందాము ఇక్కడ g మరియు h లు ZX లో ఉన్నాయి నేను f ప్రైమ్ అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాను అంటే f రెండు ఇంటిజర్ పోలినోమియల్ ల యొక్క లబ్దం ను భాగిస్తే f వాటిలో ఒక దానిని భాగిస్తుంది అని నిరూపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను f అనేది gh ను ZX లో భాగిస్తుందని అనుకుందాం దీని అర్థం g మరియు h ZX లో ఉన్నాయి అయితే ఇది QX లో f అనేది gh ను భాగిస్తుందని సూచిస్తుంది ఇది మనకు తెలియని విషయం కాదు అంటే f మరియు f ̃ ల లబ్దం gh కి సమానం అని మనకు తెలుసు ఇక్కడ f ̃ ZX లో ఉంటుంది ఎందుకంటే ZX లో f అనేది gh ను భాగిస్తుంది అంటే f f ̃ gh కి సమానం f ̃ ZX లో ఉంది కావున f ̃ అనేది QX లో ఉంది మరోవైపు నుంచి ఇది ఎల్లప్పుడూ నిజం కాదు మరియు దాని కోసం మనకు f ప్రైమ్ మరియు ప్రిమిటివ్ మరియు మొదలైన కొన్ని హైపోథీసిస్ లు అవసరం కానీ ZX లో విభజన ఖచ్చితంగా QX లో విభజనను సూచిస్తుంది కాబట్టి f అనేది QX లో gh ను భాగిస్తుంది కానీ ఇప్పుడు నేను ఏం స్పష్టం చేయాలి అనుకుంటున్నాను అంటే f అనేది QX లో ఇర్రెడ్యూసిబుల్ మరియు QX ఒక PID కాబట్టి QX లో ఇది UFD అవుతుంది ఇది ఈ వాదనల క్రమం QX లో f ఒక పాలినోమియల్ మరియు ఇది QX లో ఇర్రెడ్యూసిబుల్ మరియు ఇది PID ఎందుకంటే ఇది ఒక ఫీల్డ్ పైన ఒక వేరియబుల్ పాలినోమియల్ అందువల్ల ఇది UFD అవుతుంది ఎందుకంటే PID దానంతట అదే UFD అవుతుంది f అనేది ఒక PID లో ఇర్రెడ్యూసిబుల్ మూలకం కాబట్టి QX లో f ప్రైమ్ అవుతుంది కాబట్టి ఏ ఇర్రెడ్యూసిబుల్ మూలకం అయినా ప్రైమ్ అవుతుంది f ప్రైమ్ కాబట్టి f అనేది QX లో g ను భాగిస్తుంది లేదా QX లో f అనేది h ను భాగిస్తుంది ఈ దశలో QX ఒక PID అనే వాస్తవం తో పాటు f యొక్క ఇర్రెడ్యూసిబులిటీను ఉపయోగిస్తున్నాము QX లో f ఇర్రెడ్యూసిబుల్ అని మేము ఉపయోగిస్తున్నాము మరియు ఇది ఒక PID లో లేదా UFD లో ఇర్రెడ్యూసిబుల్ అయితే అది స్వయంగా ప్రైమ్ అవుతుంది కాబట్టి QX లో ఇది లబ్దము ను భాగిస్తే అది వాటిలో ఒకదాన్ని భాగిస్తుంది ఇది ముఖ్యమైన విషయము ఇప్పుడు మనం ప్రిమిటివ్ నెస్ని ఉపయోగించబోతున్నాము f ప్రిమిటివ్ ఏదైనా ఒక ప్రిమిటివ్ ఇంటీజర్ పాలినోమియల్ మరొక పాలినోమియల్ని భాగిస్తే అది QX లో భాగిస్తుంది మరియు అది ZX లో కూడా భాగిస్తుంది కాబట్టి f ZX లోg ని భాగిస్తుంది లేదా f అనేది ZX లో h ని భాగిస్తుంది మరియు అందువల్ల f అనేది ZX లో ప్రైమ్ అవుతుంది నేను ఏమి చేస్తున్నానో ఆ రుజువును సమీక్షించనివ్వండి నేను ZX ఒక UFD అని చూపించడానికి ప్రయత్నిస్తున్నాను మేము చూపించదలచుకున్నది ఏమిటంటే ZX లోని ప్రతి ఇర్రెడ్యూసిబుల్ మూలకం ఒక ప్రైమ్ ఎలిమెంట్ ఎందుకంటే ZX ఇప్పటికే నోథేరియన్ అని మనకు తెలుసు కాబట్టి ఫ్యాక్టరింగ్ ఖచ్చితంగా ZX లో అంతమవుతుంది మనం ఇర్రెడ్యూసిబుల్ మూలకాలు ప్రైమ్ అని చూపించాల్సిన అవసరం ఉంది మనం ఏదైనా ఒక ఇర్రెడ్యూసిబుల్ మూలకాన్ని తీసుకుందాం మరియు అది ఒక లబ్దము gh ను భాగిస్తుందని అనుకుందాం f ఇర్రెడ్యూసిబుల్ కాబట్టి అది gh అనే లబ్దమును భాగిస్తుంది ఇక్కడ రెండు సందర్భాలు ఉన్నాయి మొదటి సందర్భంలో f వాస్తవానికి 0 డిగ్రీ పాలినోమియల్ అంటే కాన్స్టెంట్ మరో మాటలో చెప్పాలంటే ఇది ఒక ప్రైమ్ ఇంటీజర్ అయి ఉండాలి మరియు మేము ఇక్కడ ఆ సందర్భాన్ని చేసాము ఒక ప్రైమ్ ఇంటీజర్ రెండు పోలినోమియల్ ల లబ్దాన్ని భాగిస్తే అది ఆ రెండు పోలినోమియల్ ల లో ఒకదానిని భాగిస్తుంది అని సూచిస్తుంది అని 1 వ సందర్భం లో చూసాము 2 వ సందర్భం లో మేము పాలినోమియల్ యొక్క డిగ్రీ పాసిటివ్ గా తీసుకున్నాము మరియు ఇప్పుడు మునుపటి ప్రతిపాదన ప్రకారం మనకు f అనేది ప్రిమిటివ్ మరియు f అనేది QX లో ఇర్రెడ్యూసిబుల్ అనే రెండు ముఖ్యమైన వాదనలు ఉన్నాయి ఇప్పుడు ZX లో f అనేది gh ను భాగిస్తే అది ఖచ్చితంగా QX లో gh ను భాగిస్తుంది ఎందుకంటే QX లో f ఇర్రెడ్యూసిబుల్ మరియు QX ఒక UFD కాబట్టి f ప్రైమ్ అవుతుంది QX లో f అనేది g ను భాగిస్తుంది లేదా QX లో f అనేది h ను భాగిస్తుంది ఇప్పుడు f ప్రిమిటివ్ అవుతుంది ఇది ఏం చెప్తుంది అంటే ZX లో f అనేది g ని భాగిస్తుంది ఎందుకంటే QX లో f అనేది g ను భాగిస్తే f ప్రిమిటివ్ అవుతుంది కాబట్టి ZX లో f అనేది g ను భాగిస్తుంది ఒకవేళ f ప్రిమిటివ్ కాబట్టి QX లో f అనేది h ను భాగిస్తుంది కాబట్టి ZX లోf అనేది h ని భాగిస్తుంది కాబట్టి f అనేది g ను ZX లో భాగిస్తుంది లేదా f అనేదిh ను ZX లో భాగిస్తుంది అని నిర్ధారించాము మరియు అందువల్ల f ప్రిమిటివ్ అవుతుంది ZX ఒక UFD అనేదే ఈ వీడియో మరియు ఇంతకు ముందు రెండు మూడు వీడియోల యొక్క ప్రధాన ఫలితం నేను సార్వజనిక ప్రకటన చేసే ముందు దీన్ని త్వరగా సమీక్షిస్తాను రేషనల్ నంబర్స్ పైన పాలినోమియల్ రింగ్ ఒక UFD అనే వాస్తవాన్ని మేము ఉపయోగించాము ఒక ఫీల్డ్ పైన ఒక వేరియబుల్ లోని పోలినోమియల్ రింగ్ ఒక PID అని మనకు తెలుసు ఎందుకంటే యూక్లిడియన్ అల్గోరిథంను ఉపయోగించి డిగ్రీ ని సైజ్ ఫంక్షన్ గా ఉపయోగించి మనం భాగించవచ్చు ఒక PID ని UFD అని చూపించటం చాలా సులభం ZX ఒక UFD అని నిరూపించడానికి మనం ప్రాథమికంగా QX ఒక UFD అనే వాస్తవాన్ని ఉపయోగిస్తాము అలా చేయడానికి QX లోని ZX లోని ఇర్రెడ్యూసిబుల్ మూలకాల గురించి మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఏదైనా ఒక దానిని UFD అని నిరూపించడానికి అందులో ఫ్యాక్టర్ అంతమవుతుందని మరియు ఫ్యాక్టర్ యూనిక్ అని మనం చూపించాలి ZX నోథేరియన్ కాబట్టి దీనిలో ఫ్యాక్టర్ దానంతట అదే ముగుస్తుంది ఇక్కడ సమస్య లేదు చూపించవలసిన ఏకైక విషయం ఏమిటంటే ఫ్యాక్టర్ యూనిక్ అని మరియు దాని కోసం కీలకమైన పరిశీలన ఏంటంటే ఒక ఇంటిగ్రల్ డొమైన్లో ఫ్యాక్టర్ అంతమవుతుంది మనం ఫ్యాక్టరైజేషన్ యొక్క యూనిక్నెస్ ని నిరూపించాలి మీరు చేయవలసిందల్లా ఇర్రెడ్యూసిబుల్ ఎలిమెంట్స్ ప్రైమ్ అని చూపించడం మనం ఇది ఇంతకు ముందు వీడియో లలో చేశాము మనం చూపించవలసినది ఏంటంటే ZX లో ఇర్రెడ్యూసిబుల్ మూలకాలు ప్రైమ్ అని చూపింఛాలి అలా చేయడానికి మనము ప్రిమిటివ్ పాలినోమియల్ లను నిర్వచించాము అవి నిర్వచనం ప్రకారం ఇంటిజర్ పోలినోమియల్ లు గాస్ లెమ్మా ప్రకారం రెండు ప్రిమిటివ్ పాలినోమియల్ ల లబ్దం ప్రిమిటివ్ అని దీనిని మనం నిరూపించాము కూడా గాస్ లెమ్మా ని ఉపయోగించి మన ముఖ్యమైన పరిశీలన ఏంటంటే ప్రతి రేషనల్ పాలినోమియల్ ను ఒక రేషనల్ నంబర్ మరియు ఒక ప్రిమిటివ్ పాలినోమియల్ ల లబ్దం గా వ్రాయవచ్చు మరియు ఈ యునీక్ వ్యక్తీకరణ ఒకసారి మనకు అది లభించిన తర్వాత f మరియు g అనే రెండు ఇంటిజర్ పాలినోమియల్ లు ఉండి f ప్రిమిటివ్ అయి మరియు QXలో f అనేది g ను భాగిస్తే f అనేది g ను ZX లో భాగిస్తుంది అనే ఈ కీలకమైన పరిశీలనను నిరూపించగలుగుతున్నాము ఇది సాధారణంగా నిజం కాదు QX లో రెండు ఇంటిజర్ పోలినోమియల్ లు ఒకటి ఇంకొక దానిని భాగిస్తే దాని అర్థం అది ZX లో కూడా భాగిస్తుందని కాదు ఇది ప్రిమిటివ్ అనే వాస్తవం మనకు కావాలి నేను తరువాత వీడియో లలో సమస్యలనుపరిష్కరించినప్పుడు ఈ ప్రిమిటివ్ అని మనం అనుకోవటం ఎంత ముఖ్యమో చూపిస్తాను ఇది కేవలం సమీక్ష మాత్రమే దీన్ని త్వరగా సమీక్షిస్తాను ఈ పరిశీలనను ఉపయోగించి మేము ZX లో ఇర్రెడ్యూసిబుల్ పాలినోమియల్ లను వర్గీకరించాము అవి 0 డిగ్రీ గా ఉంటాయి ఈ సందర్భంలో అవి కేవలం ప్రైమ్ ఇంటిజర్స్ లేదా అవి పాసిటీవ్ డిగ్రీ కలిగి ఉంటాయి ఈ సందర్భంలో అవి QX లో ప్రిమిటివ్ మరియు ఇర్రెడ్యూసిబుల్ అవుతాయి వీటిని ఉపయోగించి మేము చివరికి ZX ఒక UFD అని చెప్తాము ఇవన్నీ చాలా ముఖ్యమైనవి మరియు కొంతవరకు గందరగోళంగా ఉండవచ్చు దయచేసి ఈ రుజువును మీరు బాగా అర్థం చేసుకోవాలి అంటే మీరు ఈ వీడియో ని మళ్ళీ చూడవలసిన అవసరం ఉంది ఈ మొత్తం కోర్సులో ఇది చాలా కీలకమైన సిద్ధాంతం ఇప్పుడు దీనిని నేను మరికొంచెం సాధారణంగా నిరూపణ లేకుండా చెబుతాను R ఒక UFD అయితే RX అనే ఒక వేరియబుల్లోని పాలినోమియల్ రింగ్ కూడా UFD అని మేము నిరూపించగలము R పైన కూడా అదే నిరూపణ చేస్తాము ఇప్పుడు మనం Z మరియు Q యొక్క పాత్రను పోషిస్తాము వీటిని R అనే ఫ్రాక్షన్స్ యొక్క ఫీల్డ్ ద్వారా భర్తీ చేస్తాము మీరు దీన్ని మంచి అభ్యాసం గా చేయవచ్చు మీరు దశల వారీగా అన్ని స్టేట్మెంట్లను తనిఖీ చేయవచ్చు మరియు దీనిని సాధారణ సందర్భంలో నిరూపించండి అందువల్ల ఒక ఉప సిద్ధాంతం ద్వారా R ఒక UFD అయితే చాలా వేరియబుల్స్ పైన ఉండే R అనే పాలినోమీయల్ రింగ్ UFD అవుతుంది అని చెప్పవచ్చు ఇది హిల్బర్ట్ బేసిస్ సిద్ధాంతం లాగే R నోథేరియన్ RX నోథేరియన్ అయితే RX మరొక వేరియబుల్ లో కూడా నోథేరియన్ అవుతుంది అదేవిధంగా R ఒక UFD అయితే RX కూడా UFD అవుతుంది కాబట్టి మీకు UFD ఉన్న ప్రతి దశలో మీరు వేరియబుల్స్ జోడించడం కొనసాగించవచ్చు కాబట్టి తదుపరి దశలో అది UFD కాబట్టి మీరు మరో వేరియబుల్ను జతచేస్తున్నారు ఈ వీడియో యొక్క ముగింపు ఇది మేము Z మరియు ZX లకు చాలా ముఖ్యమైన ఫలితాన్ని నిరూపించాము మరియు మొత్తం రుజువు ఏదైనా UFD మీద చూపించడం అంత కష్టం కాదు చివరకు మీరు R ఒక UFD అయితే అనంతంగా చాలా వేరియబుల్స్ కలిగిన RX1 X2 Xn అనే పోలినోమీయల్ రింగ్ కూడా UFD అని మీరు చూపించగలరు నేను ఇక్కడితో ఈ వీడియోను ఆపుతాను తదుపరి వీడియోలో మేము మరికొన్ని ఫలితాలను చేస్తాము వాటిలో ఒకటి ఐన్స్టెయిన్ క్రైటీరియన్ ఈ ఆలోచనల వృత్తాన్ని ఉపయోగించి ఆపై మేము కొన్ని సమస్యలు చేస్తాము ధన్యవాదాలు